మేము ఈ 7 వేరియబుల్స్ a b c d p2 p1 p0 లను ఉపయోగిస్తాము మరియు వీటిని వేరియబుల్స్ అంటారు కాబట్టి ప్రతి మెమరీ స్థానానికి ఒక పేరు ఇవ్వబడుతుంది మీకు వేరియబుల్ ఉంటే మీరు ఒక పేరు ని ఇస్తారు మరియు ఈ పేరు మీరు ఇచ్చేది దాని గురించి మీరు గుర్తుంచుకోగలరు మరియు మీరు ప్రోగ్రామ్ను అమలు చేసినప్పుడు ఈ వేరియబుల్ పేరు మెమరీ లొకేషన్ కి జోడించబడుతుంది మీరు వేరియబుల్ నేమ్ a అని చెప్పినప్పుడు మీరు నిజానికి మేము a ని కాల్ చేయబోతున్న ప్రదేశంలో విలువను సూచిస్తారు మరియు మీరు a b అని చెప్పినప్పుడు అది వాస్తవానికి లొకేషన్ a వద్ద విలువను మరియు లొకేషన్ b వద్ద విలువను తీసుకుంటుంది మరియు వాటిని కలిపి మల్టిప్లై చెయ్యాలి కాబట్టి నేమ్ వాస్తవానికి డేటాను సూచిస్తుంది మరియు మీరు సాధారణంగా కొంత అర్ధమయ్యే పేర్లను ఇచ్చి ఉంటారు కాబట్టి ఇది రోల్ నంబర్ తరగతి పరిమాణం కావచ్చు లేదా మన ఉదాహరణలో మేము p2 a b మొదలైన వాటిని ఉపయోగిస్తాము ఈ వేరియబుల్స్ వాటితో జతచేయబడిన డేటా టైప్ ని కలిగి ఉంటాయి మన ఉదాహరణలో a b c d పూర్ణాంకాలుగా ఉండాలని మేము భావించాము లేదా మేము ప్రోగ్రామ్ ని రాసేటప్పుడు వీటిని ఇంటీజర్స్ గా ఉండే విధంగా వ్రాస్తాము మరియు p2 p1 p0 కూడా ఇంటీజర్స్ గా ఉంటాయి కాబట్టి అవి ఇంటీజర్స్ అయినందున అవి స్ట్రింగ్ వంటివి గా ఉండవు దానికి మన నేమ్ aకి కేటాయించబడదు అని అనుకుందాం a అనేది శంకర్ కి సమానం అనేది అర్ధవంతం కాదు a అనేది నెంబర్ అయి ఉండాలి అప్పుడు కంప్యూటర్లోని అంతర్గత డేటా మొత్తం 1's మరియు 0's యొక్క నిర్దిష్ట సైజ్ లేదా కొంత ముందుగా నిర్ణయించిన సైజ్ ల క్రమం తో సూచించబడుతుంది దీనిని మనం వర్డ్ అని పిలుస్తాము కాబట్టి ఈ ఇంటీజర్ నిర్దిష్ట సంఖ్య లో బైట్లు కలిగి ఉంటుంది మరియు సాధారణంగా ఇంటీజర్స్ సైజ్ 4 బైట్లను కలిగి ఉండాలి అప్పుడు మేము చేసిన ఈ వివిధ కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి మీరు p2 కి కేటాయించిన a c ని చూస్తే నక్షత్రం అనేది ఒక ఆపరేషన్ అవుతుంది అసైన్మెంట్ అనేది కూడా ఒక ఆపరేషన్ మరియు మొదలైనవి కాబట్టి సూచనలు వేరియబుల్స్లో స్టోర్ చేయబడిన డేటాను ఆర్గ్యుమెంట్లుగా తీసుకుంటాయి మరియు ఈ ఇన్స్ట్రక్షన్స్ లో కొన్ని వాస్తవానికి కార్యకలాపాలను నిర్వహిస్తాయి ఉదాహరణకు మనం x ని x 1 కి ఈక్వల్ చేస్తే అది ఇంటీజర్ x ని తీసుకొని దానికి 1ని జోడించి ఫలితం తిరిగి అదే లొకేషన్ x లో ఉంచబడుతుంది కొన్ని ఇతర ఇన్స్ట్రక్షన్స్ వాస్తవానికి ప్రోగ్రామ్ రన్ చేయబడే క్రమాన్ని మారుస్తాయి మరియు వీటిని నియంత్రణ ఇన్స్ట్రక్షన్స్ అంటారు మేము వాటిని కొంచెం వివరంగా తరువాత చూస్తాము కాబట్టి మీరు ఈ x ఈక్విల్స్ x 1 xx1ని కొంచెం జాగ్రత్తగా చూడాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి మీరు ప్రాథమిక బీజగణితాన్ని చేస్తే ఈ ప్రకటన గురించి మీరు గందరగోళానికి గురవుతారు కాబట్టి C ప్రోగ్రామ్లో x ఈక్వెల్స్ x 1 అని వ్రాయబడినది అనుకుందాం మరియు మీరు దానిని పరిశీలిస్తే మీరు 6th గ్రేడ్ లేదా 7th గ్రేడ్ నుండి బేసిక్ ఆల్జీబ్రా ని గుర్తు చేసుకుంటే మీరు రెండు వైపులా xని రద్దు చెయ్యవచ్చు మరియు మీరు 0ని 1 01కి సమానం గా చూడవచ్చు కానీ అది వాస్తవం కాదు అసైన్మెంట్ ఆపరేషన్ అనేది భిన్నమైనది సమానమైన గుర్తును సమానమైనదిగా చదవవద్దు కాబట్టి దానిని చూడవలసిన విధానం ఏమిటంటే ఇది రన్ చేయవలసిన స్టేట్మెంట్ మరియు అది చేసే విధానం మీరు కుడి వైపున ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేయండి అక్కడ నుండి మీకు రిజల్ట్ వస్తుంది మీరు ఆ రిజల్ట్ ని తీసుకొని దానిని ఎడమ వైపున ఉన్న వేరియబుల్ లో ఉంచండి ప్రోగ్రామ్ని చూద్దాం ప్రోగ్రామ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ల శ్రేణి సాధారణంగా ప్రాసెసర్ క్రింది స్టెప్స్ ల సీక్వెన్స్ లో పని చేస్తుంది స్టెప్ A అనేది సీక్వెన్స్ లో తదుపరి ఇన్స్ట్రక్షన్ ను ఎంచుకుంటుంది ఆపై స్టెప్ B అనేది సూచనపై పనిచేయడానికి అవసరమైన డేటాను పొందుతుంది డేటాపై ఇన్స్ట్రక్షన్స్ ను ఎగ్జిక్యూట్ చేయడాన్ని తెలుపుతుంది కాబట్టి అది స్టార్ అయితే మీరు మల్టిప్లై చెయ్యాలి అది ప్లస్ అయితే మీరు యాడ్ చెయ్యాలి మరియు స్టెప్ D లో దానిని తీసుకొని దాని రిజల్ట్ గా ఎక్కడైనా నిల్వ చేయబడుతుంది అది మెమరీ లొకేషన్ కావచ్చు లేదా 4 మరియు 6 మన స్టెప్స్ లో స్టోర్ చేయబడిన కొంత ఇంటర్నల్ స్టోరేజ్ కావచ్చు చివరకు A స్టెప్ కు తిరిగి వెళ్లండి తదుపరి ఇన్స్ట్రక్షన్స్ ని అమలు చేయండి ఇది లూప్లో పునరావృతం కానుంది కాబట్టి మీరు ఇన్స్ట్రక్షన్స్ ను ఎంచుకుంటారు దానికి అవసరమైన డేటాను మీరు ఎంచుకుంటారు మీరు ఆపరేషన్ చేయండి రిజల్ట్ ని స్టోర్ చేయండి వెనుకకు వెళ్లి తదుపరి ఇన్స్ట్రక్షన్స్ ను ఎంచుకోండి మరియు నిర్దిష్ట ప్రోగ్రామ్ లో అమలు చేయడానికి మరే ఇతర ఇన్స్ట్రక్షన్స్ లేని వరకు దీన్ని కొనసాగించండి అసైన్మెంట్ అంటే ఏమిటో మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం మీరు చూసిన ఈ సమానత్వం లేదా సమాన చిహ్నాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు కాబట్టి మీరు p2ని a c కి సమానం అని చూసినప్పుడు మీరు aని cతో మల్టిప్లై చెయ్యాలి మరియు రిజల్ట్ ఎడమ వైపు న p2 అని పిలువబడే వేరియబుల్కు కేటాయించబడుతుంది మేము ఈ ఈక్వాలిటీ ని అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాము అది విలువను తీసుకొని దానిని మెమరీ లొకేషన్ p2 లో ఉంచుతుంది అందువల్ల ఇది మెమరీ ఆపరేషన్ అయిన ఒక ఆపరేషన్ ని చేస్తోంది ఈ సందర్భంలో ఇది మెమరీ రైట్ ఆపరేషన్ మీరు మెమరీ కి వ్రాస్తున్నారు కాబట్టి ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది అసైన్మెంట్ కారణంగా వేరియబుల్ విలువను సవరించవచ్చు కాబట్టి ఇది పని చేసే విధానం ఎడమ చేతి వైపు వేరియబుల్ లో విలువ సవరించబడింది మరియు కుడి వైపు కేటాయించాల్సిన విలువ ఉంటుంది మనకు వేరియబుల్ పేరులో విలువ ఉంటుంది మీరు అసైన్మెంట్ స్టేట్మెంట్గా a 1ని కలిగి ఉంటే అప్పుడు 1 అనేది a కి కేటాయించబడిన విలువ మీకు a c ఉంటే c అనేది మరొక వేరియబుల్ కావచ్చు మీరు c అక్షరాన్ని a లోకి కాపీ చేయకండి బదులుగా మీరు వెళ్లి c అనే వేరియబుల్ని చూడండి c ని కలిగి ఉన్న విలువను చూడండి మరియు ఆ విలువను a లోకి కాపీ చేయండి మీ వద్ద a ab de లాంటివి ఉంటే మీరు నిజానికి వేరియబుల్ a లో ఉన్న వేరియబుల్ విలువను తీసుకుంటారు దానిని వేరియబుల్ b లో ఉన్న విలువతో మల్టిప్లై చేసి దానిని తాత్కాలికంగా స్టోర్ చేయండి అప్పుడు ఈ వేరియబుల్స్లో ఉన్న d మరియు e విలువలను dని e deతో భాగించి ఈ రెండింటిలో మళ్లీ తాత్కాలికంగా స్టోర్ చేసి మెమరీ లొకేషన్లో తిరిగి ఉంచండి కాబట్టి ప్రాసెస్ కుడి వైపు మొదటి మూల్యాంకనం ఉంది కాబట్టి మీరు మొదట ఈ కుడివైపు ఎవాల్యూయేషన్ చేస్తారు మరియు పూర్తి చేసిన తర్వాత మరియు కుడివైపు ఉన్న అన్ని ఆపరేషన్లను పూర్తి చేసిన తర్వాత మాత్రమే అసైన్మెంట్ ఆపరేషన్ చేయడం వలన రిజల్ట్ ని తిరిగి ఎడమ వైపు కు వ్రాస్తారు కాబట్టి వేరియబుల్స్ మరియు స్థిరాంకాలు రెండు సాధారణ విషయాలు వేరియబుల్ అంటే ఏమిటి మరియు కాన్స్టెంట్ అంటే ఏమిటి అనే దాని మధ్య ఈ వ్యత్యాసాన్ని మేము ఇక్కడ చూపించాలనుకుంటున్నాము కాబట్టి వేరియబుల్ అనేది ప్రోగ్రామ్ యొక్క రన్ టైమ్ లో మార్చగలిగేది అయితే కాన్స్టెంట్ ఎగ్జిక్యూషన్ సమయంలో దాని విలువను మార్చలేదు కాబట్టి మీరు a 1 ని చూడండి a ఇక్కడ ఒక వేరియబుల్ 1 అనేది నెంబర్ 1 నెంబర్ 1 ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో మార్పు కావడం లేదు కాబట్టి 1 అనేది కాన్స్టెంట్ మరియు a అనేది వేరియబుల్ అవుతుంది కాబట్టి వేరియబుల్ పేర్లు అక్షరాలు అంకెలు మరియు అండర్స్కోర్తో రూపొందించబడ్డాయి కాబట్టి వీటిని ఐడెంటిఫైయర్లు అంటారు కాబట్టి వేర్వేరు మెమరీ లొకేషన్స్ కు మీరు వేర్వేరు గుర్తింపు పేర్లను ఇస్తారు మనకు పేర్లు ఉన్నట్లే మెమరీ లొకేషన్స్ కు వేరియబుల్స్ కు పేర్లు ఉంటాయి మరియు వేరియబుల్ పేర్లను కేస్ సెన్సిటివ్ గా ఉంటాయి అంటే అప్పర్ కేస్ లేదా క్యాపిటల్ లెటర్స్ లోయర్ కేస్ లేదా స్మాల్ కేస్ లెటర్స్ రెండూ భిన్నంగా ఉంటాయి మనం క్యాపిటల్ S తో క్లాస్ సైజ్ అనే వేరియబుల్ పేరును ఉపయోగిస్తే అది లోయర్ కేస్ s తో క్లాస్ సైజ్ అనే వేరియబుల్ నుండి భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ రెండూ రెండు వేర్వేరు వేరియబుల్స్ అంటే వాటికి రెండు వేర్వేరు మెమరీ లొకేషన్స్ కేటాయించిబడతాయి మరియు వేరియబుల్ పేరు కోసం మీరు కలిగి ఉండే మ్యాక్సిమం సైజ్ 31 అక్షరాలు మీరు వేరియబుల్ కోసం 31 కంటే ఎక్కువ అక్షరాలను కలిగి ఉండకూడదు మీరు వ్రాసే వేరియబుల్కు మొదటి క్యారెక్టర్ తప్పనిసరిగా లెటర్ అయి ఉండాలి అది అండర్స్కోర్ కాకూడదు లేదా డిజిట్ కాకూడదు అది లెటర్ అయి ఉండాలి సాధారణంగా మీరు వేరియబుల్స్ కోసం అర్ధవంతమైన మరియు సెల్ఫ్ డాక్యుమెంటింగ్ పేరు ను ఉపయోగిస్తారు కాబట్టి ఉదాహరణకు మేము లేదా ని ఉపయోగించాలనుకుంటున్నాము అనుకుందాం కాబట్టి అనేది కాన్స్టెంట్ దాని విలువను మార్చదు అది 3 141 అవుతుంది మరియు ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది సాధారణంగా కాన్స్టెంట్ కు అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్న పేర్లు ఇవ్వబడతాయి అయితే వేరియబుల్స్ సాధారణంగా లోయర్ కేస్ మరియు అప్పర్ కేస్ లెటర్స్ ల మిశ్రమంగా ఉండే పేర్లు ఇవ్వబడతాయి ఆపై అక్కడ కీ వర్డ్స్ కీలక పదాలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా రిజర్వ్ చేయబడిన వర్డ్స్ మాడ్యూల్ 2 లో if స్టేట్మెంట్ ని మనం ఇప్పటికే చూసాము ఇతర స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి ఇతర కీలక పదాలు ఉన్నాయి మరియు కాబట్టి వాటిని తరువాత చూద్దాం ఇవి మీరు మీ వేరియబుల్స్కు కేటాయించగల పేర్లు కావు మీరు ఇఫ్ లేదా ఫర్ లేదా ఎల్స్ లేదా ఫ్లోట్ లేదా ఇంట్ లేదా వైల్ అనే పేరు తో వేరియబుల్ని కలిగి ఉండకూడదు వేరియబుల్ డిక్లరేషన్ క్రింది విధంగా ఉంటుంది ఒకసారి మీరు స్టోరేజీని పొందుతారని ఇప్పటికే యానిమేషన్లో చూపించాము స్టేట్మెంట్ అనేది సాధారణ రూపం మీరు డేటా టైప్ తర్వాత వేరియబుల్ నేమ్ లేదా వేరియబుల్ పేర్ల జాబితాను కలిగి ఉంటారు ఇంటీజర్ ఫ్లోట్ క్యారెక్టర్ మరియు డబుల్ అనేవి అనుమతించబడిన వివిధ రకాలు int అనేది ఇంటీజర్ ల కోసం కాబట్టి మీరు వాటిలో ఇంటీజర్ విలువలను మాత్రమే స్టోర్ చేయగలరు ఫ్లోట్ మరియు డబుల్ రియల్ వ్యాల్యూస్ కోసం ఉంటాయి మరియు మీరు 5 14 అనే డాట్ గల విలువను స్టోర్ చేయవచ్చు కాబట్టి చార్ అనేది క్యారెక్టర్ కోసం ఇది ఒకే లెటర్ ని స్టోర్ చేయగలదు a b c d వంటి ఒకే లెటర్ లేదా అలాంటివి మీరు స్టేట్మెంట్ int x సెమికోలన్ ను గమనించినట్లయితే అది నిజంగా ఏమి చేస్తుంది అంటే మీకు x అనే పేరుతో వేరియబుల్ ఉంది మరియు దీని డేటా టైప్ ఇంటీజర్ మరియు ప్రోగ్రామ్ యొక్క ఈ ఎగ్జిక్యూషన్ సమయంలో x అని లేబుల్ చేయబడిన మెమరీ లొకేషన్ ఉంది ఇది దీని కోసం కొన్ని బైట్లను కేటాయిస్తుంది మీరు మీ ప్రోగ్రామ్లో x వేరియబుల్ని ఉపయోగించినప్పుడల్లా అది ఎగ్జిక్యూషన్ జరిగే సమయంలో ఈ లొకేషన్లో ఉన్న x ఉపయోగించబడుతుంది మేము నిజానికి వేరియబుల్ అనే పదాన్ని ఉపయోగిస్తాము ఎందుకంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సమయంలో వేరియబుల్ విలువ మారవచ్చు ప్రోగ్రామ్ తప్పనిసరిగా వేరియబుల్ విలువల సవరణని కలిగి ఉంటుంది ఉదాహరణకు a b c మరియు d వేరియబుల్స్ కూడా ప్రారంభంలో కొన్ని తెలియని విలువలను కలిగి ఉన్నాయి మరియు యూజర్ ఆ విలువలను ఇన్పుట్ చేసినప్పుడు మాత్రమే అవి మారతాయి అదేవిధంగా p2 p1 మరియు p0 ప్రారంభంలో తెలియని విలువలు మరియు అవి సంబంధిత కుడి వైపు ఉన్న ఆపరేషన్లు ఒకసారి పూర్తయిన తర్వాత అవి మారుతాయి కాబట్టి ప్రతి C ప్రోగ్రామ్ లో వేరియబుల్ విలువల సవరణ ఉంటుంది మరియు సవరణలు ప్లస్ మైనస్ డివిజన్ కోసం స్లాష్ మల్టిప్లికేషన్ కోసం స్టార్ మరియు మొదలైన వాటి వల్ల సంభవించవచ్చు సిస్టమ్ అందించిన ఫంక్షన్స్ లేదా ఆపరేటర్ల కారణంగా ఈ వేరియబుల్స్ విలువలను కూడా మార్చగలవు ఉదాహరణకు మేము a ఈక్వల్స్ sinasin అని చెప్పగలము కాబట్టి x అనేది సైన్ అని పిలువబడే ఫంక్షన్కు పారామీటర్గా పరిగణించబడుతుంది సైన్ అనేది మ్యాథ్స్ లైబ్రరీలో అంతర్నిర్మిత ఫంక్షన్ ఇది సైనసాయిడ్ లేదా సైన్ ఆఫ్ x ని చేస్తుంది సైన్ ఆఫ్ x యొక్క రిజల్ట్ a అని పిలువబడే ఈ వేరియబుల్లో స్టోర్ చేయబడుతుంది లేదా ప్రోగ్రామర్లు సృష్టించే కొన్ని ఫంక్షన్ల కారణంగా ఈ వేరియబుల్స్ మారవచ్చు మేము ఇంకా అలాంటి ఫంక్షన్లు ఏవీ వ్రాయలేదు మేము వాటికి వెళ్ళినప్పుడు వాటిని చూస్తాము C లో ఆపరేటర్ల రకాన్ని చూద్దాం అంకగణితంలో నాలుగు ప్రాథమిక ఆపరేటర్లు ఉన్నాయి అవి ప్లస్ మైనస్ స్టార్ మరియు స్లాష్ అవి అడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ మరియు డివిజన్ ని సూచిస్తాయి మీరు ఇంటీజర్స్ మరియు ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ లకు ఈ ఆపరేషన్స్ ను ఉపయోగించవచ్చు కాబట్టి ఇంటీజర్ మరియు ఫ్లోటింగ్ పాయింట్ కోసం ప్లస్ మరియు మైనస్ కేవలం విలువలను యాడ్ చేస్తుంది లేదా విలువలను తీసివేస్తుంది స్టార్ మరియు స్లాష్ మీరు వాటిని ఫ్లోటింగ్ పాయింట్కి విరుద్ధంగా ఇంటీజర్స్ కు జోడించినప్పుడు కొద్దిగా అర్థం లేదా అర్థంలో మార్పును కలిగి ఉంటాయి మేము పూర్ణాంక విభజన చేసినప్పుడు మీరు ఇంటీజర్ డివిజన్ చేస్తే రిజల్ట్ యొక్క పాక్షిక భాగం కత్తిరించబడుతుంది ఉదాహరణకు 12 లేదా నెంబర్ 12 ఒక ఇంటీజర్ మరియు నెంబర్ 5 ఒక ఇంటీజర్ కాబట్టి మీరు 12 స్లాష్ 5ని వ్రాస్తే మీరు 12ని 5తో భాగిస్తున్నారు మరియు రిజల్ట్ 2 4 అయినప్పటికీ ఈ 0 4 కత్తిరించబడింది కాబట్టి ఒక ఇంటీజర్ ని మరో ఇంటీజర్ తో భాగిస్తే వచ్చే రిజల్ట్ ఈ సందర్భంలో ఇంటీజర్ 2 మాత్రమే అవుతుంది కాబట్టి మీరు 5ని 9తో భాగిస్తే మరింత తీవ్రమైన కేసు ఉంటుంది కాబట్టి 5 అనేది 9 కంటే చిన్నది కాబట్టి మీరు 5ని 9తో భాగించినప్పుడు మీకు ఫ్రాక్షన్ ఉంటుంది మరియు ఇంటీజర్ విలువ తెలుసు కాబట్టి రిజల్ట్ 0 అవుతుంది కాబట్టి మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు దీని కోసం చూడాలి కానీ ప్రస్తుతానికి ఇది సమస్య కాదు మరియు ఈ మాడ్యులో ఆపరేటర్ లేదా శాతం ఉంది కాబట్టి ఈ పర్సెంటేజ్ మీరు అసైన్మెంట్ స్టేట్మెంట్కి కుడివైపున x పర్సెంటేజ్ y xy అని వ్రాస్తే అది ఏమి చేస్తుంది అంటే అది x ని తీసుకొని దానిని y ద్వారా భాగిస్తుంది కానీ గుణకం కి బదులు అది రిమైండర్ని ఇస్తుంది కాబట్టి a బై b కోషియంట్ ని ఇస్తుంది మరియు a పర్సెంటేజ్ b అనేది రిమైండర్ను ఇస్తుంది ఇది ఇంటీజర్స్ ల కి సంబంధించిన విషయం వాస్తవానికి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ల కోసం a పర్సెంటేజ్ b అర్ధవంతం కాదు మీరు ఏదైనా ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ని తీసుకోవచ్చు మరొక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ తో భాగించవచ్చు మరియు మీరు ఎల్లప్పుడూ మాడ్యులో 0 తో కోయెఫిషియంట్ ని పొందవచ్చు కాబట్టి దీనిని మాడ్యులో ఆపరేటర్ అంటారు ఎందుకంటే ఇది రిమైండర్ని ఇస్తుంది కాబట్టి పర్సెంటేజ్ ఇంటీజర్స్ ల కోసం మాత్రమే నిర్వచించబడింది ఇది ఫ్లోటింగ్ పాయింట్ కోసం నిర్వచించబడలేదు మనం ఈ ఆపరేటర్లను చూద్దాం మీరు మీ బేసిక్ ఆల్జీబ్రా లో ఎక్స్ప్రెషన్స్ ను వ్రాసేటటువంటి ఆపరేషన్లను పరిశీలిస్తే మీరు ప్రాధాన్యత నియమాలను అనుసరించాల్సిన రూల్స్ ఉన్నాయి కాబట్టి మన ఉదాహరణలో కూడా మేము ad bc ని కలిగి ఉన్నాము adbc కి తిరిగి వస్తుంది కాబట్టి పనులు ఏ క్రమంలో జరుగుతాయి కాబట్టి మొదటి ప్రిసీడెన్స్ కుండలీకరణ వ్యక్తీకరణలకు తదుపరి ప్రిసీడెన్స్ స్టార్ మరియు స్లాష్ మరియు మాడ్యులో మరియు చివరి స్థాయి ప్రిసీడెన్స్ ప్లస్ మరియు మైనస్లకు ఉంటుంది కాబట్టి మేము దీని అర్థం ఏమిటో వివరించడానికి ఈ ఎక్స్ప్రెషన్ ను తీసుకుందాం ఈ సంక్లిష్టమైన ఎక్స్ప్రెషన్ a bc d మరియు c d మరియు మొదలైనవి అవుతుంది మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు చివరికి ఇలాంటి పనిని చేస్తారు కాబట్టి మేము దానిని ఎడమ వైపు నుండి చూడటం ప్రారంభించాము మనకు a b కనిపిస్తుంది మేము మొదట a మరియు b తీసుకుంటాము ఆపై మేము రిజల్ట్ ని c తో మల్టిప్లై చేస్తాము మేము ఈ రిజల్ట్ ని d తో మల్టిప్లై చేస్తాము ఆ రిజల్ట్ కి మాడ్యులో e కనుగొనంటాము కానీ అల్జీబ్రా లో కూడా మనం చేసే పద్ధతి ఇది కాదు అల్జీబ్రా లో ఇలాంటి ఎక్స్ప్రెషన్ రిటర్న్ అయితే మీరు మొదట అడిషన్ చేయకండి మీరు వెళ్లి ఎక్కువ ప్రిసీడెన్స్ ఆపరేషన్ల కోసం వెతకండి కాబట్టి మీరు కుడివైపు చూసే నెంబర్ లు లేదా ఈ వేరియబుల్స్కు జోడించబడిన విలువలు కాదు బదులుగా అది ఆపరేషన్లు జరిగే క్రమాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మీకు ఇచ్చినట్లయితే మొదటి ఆపరేషన్ b c అవుతుంది కాబట్టి మొదట చేసే ఆపరేషన్ ఈ స్టార్ b c రిజల్ట్ తాత్కాలికంగా ఎక్కడో స్టోర్ చేయబడుతుంది ఆ రిజల్ట్ d తో మల్టిప్లై చేయబడుతుంది కాబట్టి ఈ స్టార్ ద్వారా రెండవ ఆపరేషన్ చేయబడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు b c d ని కలిగి ఉన్నారు తదుపరి చేసే మూడవ ఆపరేషన్ అనేది పర్సెంటేజ్ కాబట్టి b c d పర్సెంటేజ్ e అనేది b c d ని e ద్వారా భాగించి రిమైండర్ని పొందుతారు అది పూర్తయిన తర్వాత తదుపరి ఆపరేషన్ ప్లస్ అవుతుంది మీరు ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో ఏదైతే ఉందో ఆ తర్వాత చివరగా మీరు సబ్ట్రాక్షన్ తో పాటుగా ఈ డివిజన్ చేయండి కాబట్టి ఈ క్రమంలోనే పనులు జరగనున్నాయి మీరు దీనికి సమానమైన ప్యారాంథసిస్ ఎక్స్ప్రెషన్ కోసం చూస్తున్నట్లయితే ఇది ప్యారాంథసిస్ ఎక్స్ప్రెషన్ అయి ఉండాలి కాబట్టి మీరు bc తో ప్రారంభించండి అంతర్భాగం మొదట ఎవాల్యూయేషన్ చేయబడుతుంది తర్వాత మీకు అది d చేయబడుతుంది ఆపై మీకు ఆ మాడ్యులో e ఉంటుంది మీరు ఇక్కడ నుండి ఫలితాన్ని పొందుతారు అది a కి యాడ్ చేయబడుతుంది మరియు మీరు f g చేస్తారు మరియు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది కాబట్టి ఈ వైపు ఉన్న ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ నుండి ఈ f g తీసివేయబడుతుంది కాబట్టి ఇక్కడ ఒక ప్యారాంథసిస్ లేదు ఇక్కడ ప్యారాంథసిస్ ఉండాలని మేము ఆశిస్తున్నాము ఇది ఆలోచించే క్రమం మీకు సందేహం ఉంటే ప్రిసీడెన్స్ ఆర్డర్ గురించి మీకు తెలిసే వరకు ప్యారాంథసిస్ ను ఉపయోగించండి స్టార్ స్లాష్ మరియు పర్సెంటేజ్ కి ప్లస్ మరియు మైనస్ల కంటే ఎక్కువ ప్రిసీడెన్స్ ఉంటుంది మరియు స్టార్ స్లాష్ మరియు ప్లస్ల కంటే ప్యారాంథసిస్ లు అధిక ప్రిసీడెన్స్ ను కలిగి ఉంటాయి ఇక్కడ మరొక ఉదాహరణని చూద్దాం కాబట్టి a b c5 x 3 p r i ఇది చాలా క్లిష్టంగా కనిపిస్తుంది ఇది వ్రాయడం కూడా చాలా మంచి విషయం కాదు కాబట్టి మేము దీన్ని కేవలం దృష్టాంత ప్రయోజనాల కోసం మాత్రమే ఇస్తున్నాము మీరు మీ ప్రోగ్రామ్లలో అలాంటి వాటిని వ్రాయకూడదు కాబట్టి ఎవాల్యూయేషన్ ఆర్డర్ bc మరియు 3p ముందుగా చేయబడుతుంది ఎందుకంటే వాటి చుట్టూ ఉన్న బ్రాకెట్ల కారణంగా మరియు ఒకసారి మీరు దానిని చేసిన తర్వాత స్టార్ స్లాష్ మరియు పర్సెంటేజ్ కి ఒకే ప్రిసీడెన్స్ ఉంటుంది మరియు మీకు ఇక్కడ స్టార్ మరియు పర్సెంటేజ్ ఉన్నాయి ప్రోగ్రామ్ ఆర్డర్ లో స్టార్ అనేది పర్సెంటేజ్ కంటే ముందు వస్తుంది మీరు ఎడమవైపు నుండి కుడి వైపు కి చూస్తే పర్సెంటేజ్ కి ముందు స్టార్ వస్తుంది స్టార్ పర్సెంటేజ్ కంటే ముందు చేయబడుతుంది కాబట్టి abc ఎవాల్యూయేట్ చేయబడుతుంది మరియు మీరు దానిని మాడ్యూలో 5 చేయండి అదేవిధంగా మీరు x3p ని కలిగి ఉన్నప్పుడు 3p ఇప్పటికే ఎవాల్యూయేట్ చేయబడినది మీరు x దానిని చేస్తారు చివరలో మీరు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ కు కొంత విలువను కలిగి ఉంటారు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ కు కొంత విలువ మైనస్ r మైనస్ i ఉంటుంది ఇప్పుడు మీకు ప్లస్లు మరియు మైనస్లు మాత్రమే ఉన్నాయి మీరు కుడివైపు నుండి ఎడమవైపుకు కి వెళ్లండి మరియు మీరు ఈ ప్లస్ను చేస్తారు మీరు దాని నుండి rని తీసివేసి ఆపై మీరు దాని నుండి i ని తీసివేయండి తద్వారా రిజల్ట్ పొందుతారు కాబట్టి మీరు పనులు చేసే క్రమంలో అది ఉంటుంది చివరకు మొత్తం ఎక్స్ప్రెషన్ ఎవాల్యూయేట్ చేయబడుతుంది మరియు మీకు కుడివైపు విలువ ఉంటుంది ఆ విలువ ఎడమవైపు ఉన్న value అని పిలువబడే ఈ వేరియబుల్కు కేటాయించబడుతుంది కాబట్టి ఎడమ వైపునుండి కుడివైపు నియమాన్ని ఉల్లంఘించే ఏకైక ఆపరేటర్కి సమానం కాబట్టి స్టార్ మీరు కుడివైపు ఏదైనా లెక్కించే ముందు ఎడమవైపు ఏదైనా టర్మ్ ని క్యాల్కులేట్ చేయండి పర్సెంటేజ్ కూడా మీరు కుడి వైపు ఏదైనా ఎవాల్యూయేట్ చేసే ముందు ఎడమ వైపు ఏదైనా ఉన్నదానిని అంచనా వేస్తారు కానీ ఆపరేటర్ కోసం మీరు కుడివైపు ఎవాల్యూయేట్ చేయాలి దానిని పూర్తిగా ఎవాల్యూయేట్ చేసి ఆపై రిజల్ట్ ఎడమవైపు కు కేటాయించబడుతుంది C లో చాలా సాధారణమైన కొన్ని ఇతర ఆపరేటర్లను చూద్దాం అవి ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లు మరియు ఈ ఆపరేటర్లు అసాధారణమైనవి కావు కాబట్టి ఉదాహరణకు ఈ ప్లస్ ప్లస్ మీరు ab ని చేస్తే అది a మరియు b ల అడిషన్ అవుతుంది కానీ మీరు a చేస్తే అది వాస్తవానికి a అనేది a1 కి సమానం అవుతుంది కాబట్టి ప్లస్ ప్లస్ అంటే ఆపరాండ్కు 1ని జోడించడం మరియు మైనస్ మైనస్ అంటే ఆపరాండ్ నుండి 1ని తీసివేయడం ఈ చిన్న ఉదాహరణను చూద్దాం n ప్లస్ ప్లస్ అంటే మీరు n తీసుకొని దానికి 1 ని జోడించి రిజల్ట్ ని n లోనే ఉంచండి కాబట్టి ఇది n ఉపయోగించిన తర్వాత n పెరుగుతుంది అయితే ప్లస్ ప్లస్ n అంటే వినియోగానికి ముందు ఇంక్రిమెంట్ కాబట్టి ఎక్స్ప్రెషన్లో ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం n4 అనే ఎక్స్ప్రెషన్లో దీన్ని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి కుడివైపు 4 ఉంది ఎడమవైపు n గా ఉంటుంది ఏమీ చేయాల్సిన పని లేదు కుడివైపు అది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి n కి 4 కేటాయించబడింది కాబట్టి అక్కడ చేయడానికి ఏమీ లేదు ఆపై ఈ స్టేట్మెంట్ x n ని చూద్దాం మనకు ఇక్కడ ఉన్నది ఈ ప్లస్ ప్లస్ అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేషన్ అవుతుందా కాదా అంటే n యొక్క ప్రస్తుత విలువను ఉపయోగించడం ఎడమ వైపుకి కేటాయించి ఆపై తిరిగి వచ్చి n విలువను మార్చడం ఈ సందర్భంలో n4 ఇప్పటికే ఎక్సిక్యూట్ చేయబడితే n యొక్క ప్రస్తుత విలువ 4 అయితే అది xకి కేటాయించబడుతుంది మరియు తర్వాత n అనేది 5 కి పెంచబడుతుంది కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్ల చివరలో n అనేది 5 అవుతుంది మరియు x అనేది 4 అవుతుంది అప్పుడు మీకు ఈ మూడవ స్టేట్మెంట్ y n ఉంటే n ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంటుంది అంటే n కుడివైపు ఉపయోగించే ముందు పెంచాలి కాబట్టి n యొక్క ప్రస్తుత విలువ 5 మీరు ఫలితాన్ని 6 కి ప్రీ ఇంక్రీమెంట్ చేయండి మరియు ఆ రిజల్ట్ y కి ఇవ్వబడుతుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ తర్వాత x4 అవుతుంది ఎందుకంటే మీరు n ను పెంచే ముందు విలువను ఉపయోగించారు y6 అవుతుంది ఎందుకంటే మీరు దానిని yకి కేటాయించే ముందు రెండు ఇంక్రిమెంట్లు జరుగుతాయి మరియు n6 అవుతుంది ఎందుకంటే n ఇంక్రిమెంట్ 1 ను పొందింది ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ మరియు 1 ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి మెమరీ లేఅవుట్ను గుర్తుంచుకోండి nx మరియు y అనే మూడు వేరియబుల్స్ ఉన్నాయి అంటే nx మరియు y అనే మూడు మెమరీ లొకేషన్స్ ఉన్నాయి మరియు ALU తో సంబంధం ఉన్న మెమరీలో ఈ రీడ్ మరియు రైట్ ఎలా జరుగుతుందో మెంటల్లీ అనుకరించండి మీకు పోస్ట్ ఇంక్రిమెంట్ ఉన్నప్పుడల్లా ఎడమ వైపు కు రీడ్ చేసి ఆపై ఈ ఆపరేషన్ చేయాలని గుర్తుంచుకోండి మీకు ప్రీ ఇంక్రిమెంట్ ఉన్నప్పుడల్లా మొదట ఆపరేషన్ చేసి ఆపై ఎడమ వైపుకి కేటాయించండి అది అంతా సులభం మేము వేరియబుల్స్ యొక్క భావనను చూసాము మరియు మెమరీ లేఅవుట్ అంటే ఏమిటో చూశాము మేము C లోని వివిధ ఆపరేటర్లు బేసిక్ అంకగణిత ఆపరేటర్లు ఏమిటో కూడా చూశాము మరియు మేము ఒక చిన్న ప్రోగ్రామ్ని చూశాము కాబకాబట్టి ఈ సెషన్ లెక్చర్ 1ని ముగించే ముందు కోడ్ గురించి చిన్న విషయాన్ని చూపించాలనుకుంటున్నాము మేము ఈ ప్రోగ్రామ్ను రన్ చేయబోతున్నాము మేము ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ని కలిగి ఉన్నాము మేము రన్ చేయబోతున్నాము ఈ ప్రోగ్రామ్ మేము int a b c d int p2 p1 p0 ను చేసాము మేము ఈ ప్రోగ్రామ్లను రన్ చేయబోతున్నాము కాబట్టి మేము ఏమి చేయబోతున్నామో చూద్దాం మేము ఊహించని ఇన్పుట్తో దీన్ని రన్ చేయబోతున్నాము కాబట్టి ఇంటీజర్స్ a b c మరియు d కి ఇంటీజర్ విలువలు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము మేము దానిని ఉల్లంఘిస్తే ఏమి చేయాలి మేము ఏమి చేయబోతున్నాం అంటే మేము 1 5 x1 అనే రెండు బహుపదాలను తీసుకొని దానిని 1 5 x1తో మల్టిప్లై చేయబోతున్నాము కాబట్టి మేము 1 5ని ప్రయత్నిస్తాము మరియు వెంటనే మేము ఇక్కడ కొంత రిజల్ట్ ని పొందాము ప్రాడక్ట్ ఏదో ఉంది అది మనకు b c d లను ఎంటర్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు మరియు కాబట్టి ఇది మనకు కొంత ప్రాడక్ట్ ని ఇచ్చింది మరియు స్పష్టంగా ఇది మనం ఆశించేది కాదు కాబట్టి వేరియబుల్స్ a b c d ఇంటీజర్స్ మరియు ఇన్పుట్ 1 5 ఇవ్వడం ద్వారా అది ఏదో ఒకవిధంగా b c మరియు d యొక్క తప్పు విలువలకు విలువలను పొందింది మరియు దాని ఫలితంగా ఇక్కడ మనకు కొంత పాలినామియల్ ని కూడా ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏదో చెడు జరిగింది తరువాత సమయంలో కూర్చుని దీని గురించి తర్కించండి మాడ్యూల్ 2లో నేను ప్రోగ్రామ్కి ఇచ్చిన కొన్ని విలువలను మేము చూశాము మరియు a b మరియు c కోసం ఇది ఇప్పటికీ మనకు సరైన ఫలితాలను ఇచ్చింది కానీ అది సరైన విలువలను పొందడం వల్ల కాదు అక్కడ ఇంకేదో జరిగిందనుకోండి ఆ తర్వాత సమయంలో దాని గురించి ఆలోచించండి ఈ ప్రోగ్రాం లో తప్పు డేటా టైప్ 1 5ని నమోదు చేశాము 1 5 ఫ్లోటింగ్ పాయింట్ ఇక్కడ ఇంటీజర్ ఆశించినప్పుడు మేము దానిని ఇచ్చాము మరియు క్రాష్ అని పిలువబడే ప్రోగ్రామ్ ఇది మనకు ఊహించనిదాన్ని ఇచ్చింది ఇంతటితో మేము ఉపన్యాసం 1 ముగింపుకి చేరుకున్నాము రెండవ ఉపన్యాసం లో మిమ్మల్ని కలుద్దాం